హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం క్రియేటివిటీ గురించి ముందుగా మాట్లాడుకుందాం క్రియేటివిటీ గురించిన మొదటి లెక్చర్ లో క్రియేటివిటీ యొక్క నిర్వచనం గురించి మరియు రెండవ లెక్చర్ లో వివిధ ప్రయోజనాల కోసం క్రియేటివ్ థింకింగ్ ని ప్రోత్సహించే కొన్ని అంశాల గురించి చర్చించుకుందాం ఫలితాల గురించి పెద్దగా పట్టించుకోకుండా మనం ఏ మేరకు క్రియేటివ్ గా ఉన్నామో పరిశీలించుకుందాం అవి మీ ఆలోచనా విధానాలను మీరు కొన్ని విషయాలను ఏ విధంగా భావిస్తారో మరియు మీ ప్రవర్తన తీరు ని స్థూలంగా సూచిస్తాయి మరియు మెదడులోని కొన్ని భాగాలను తెరచి మీ ఆలోచనల మరియు ఆలోచనా విధానాలలో కొత్త అలవాట్లను నేర్చుకోవడం లోనూ మరియు పాత అలవాట్లను వదిలించుకోవడం లోనూ అంతర్దృష్టి వహిస్తాయి ఏదో ఒక కొత్తది వినూత్న మైనది మరియు విభిన్నమైనది అయిన అంశాలకి మూల మైనదిగా క్రియేటివిటీని స్థూలంగా నిర్వహించుకోవచ్చు ఓ సమస్యకి కొత్త పరిష్కారాన్ని కొత్త పద్ధతిని కొత్త పరికరాన్ని కళాత్మక రూపాన్ని ఇలా ఏదో ఒక కొత్తదనాన్ని ఉనికి లోనికి తీసుకురాగల సమర్థతని క్రియేటివిటీ అని నిర్వచించవచ్చు ఈ క్రియేటివిటీ అనేది చాలా విస్తృతమైన విభిన్నమైన రంగాలలో ప్రాముఖ్యతని కలిగి ఉంది శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ సంగీతం చిత్రలేఖనం కళలు కల్చర్ స్టడీస్ మెథడాలజీ వంటి అనేక రంగాలలో చరిత్ర సృష్టించిన లేదా అత్యంత ప్రాముఖ్యాన్ని వహించిన నూతన ఆవిష్కరణలకు దోహదపడిన విషయాలు విస్తృత పరిధిలో క్రియేటివిటీకి ఉదాహరణగా నిర్వచించవచ్చు కానీ మనం ఏదైనా క్రియేటివ్ ఆక్టివిటీస్ చేసినప్పుడు సూక్ష్మంగా అవి కూడా క్రియేటివిటీ దృష్టిలో కే వస్తాయి మనం ఏదైనా చిన్న సమస్యని సృజనాత్మక ఆలోచనలతో పరిష్కరించే ప్రయత్నం చేసినప్పుడు అది ఒక నిర్దిష్టమైన సమయంలో మరింత శుద్ధమైన మరింత సమగ్రమైన మరింత ప్రాముఖ్యత కలిగిన క్రియేటివ్ ఐడియా కి దారి తీస్తుందని మనం ఊహించం క్రియేటివిటీ యొక్క సాంప్రదాయక నిర్వచనం ప్రకారం కళాకారులంతా క్రియేటివ్ అని మరియు హేతుబద్ధత తర్కము విశ్లేషణాత్మక ఆలోచన కలిగిన శాస్త్రవేత్తలు క్రియేటివ్ గా పరిగణించబడే క్రియేటివ్ వ్యక్తులని అర్థం చేసుకోవడం ఒక సాంప్రదాయం అయింది ఈ రకమైన ద్వంద్వ ప్రవృత్తి మధ్య కాలం నుండి 20 వ శతాబ్దపు చివరి వరకు కొనసాగింది పాశ్చాత్య సంప్రదాయాల వైపు మనం చాలా బలంగా ప్రభావితమై ఉన్నాం కాబట్టి ఆ పాశ్చాత్య చరిత్రను చూసినట్లయితే రినైజెన్స్ కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలు సామాజిక శాస్త్రాలు కళలు సంగీతం మొదలైనవన్నీ సమ్మిళితం కావడం మనం గమనిస్తాం ఉదాహరణకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోనాలిసా చిత్రాన్ని సృష్టించిన డావిన్సి ఒక శాస్త్రవేత్త మరియు శరీర నిర్మాణ వైజ్ఞానిక నిపుణుడు మరియు గొప్ప చిత్రకారుడు అంతేకాక కాంతి యొక్క మౌలిక స్వభావాలను ఇంకా ఎన్నింటినో కనిపెట్టినవాడు అలాగే మైకేలేంజిలో ఒక ఆర్కిటెక్ట్ శిల్పి చిత్రకారుడు మరియు కవి కూడా అంటే ఇక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలు కళలు సామాజిక శాస్త్రాలు ఒకదానితో ఒకటి మిళితం అవ్వడం గమనిస్తాం శాస్త్రీయ ఆలోచనా విధానం కళాత్మక స్రృజన శీలత అంటే విభిన్న క్రియేటివ్ లక్షణాలు ఏకమై ఆ ప్రభావం చాలా కాలంగా కొనసాగుతూ ఉంది క్రియేటివిటీ యొక్క నిర్వచనం స్పష్టంగా చెప్పినట్టు ఈనాడు అన్ని రంగాలలోనూ క్రియేటివిటీ యొక్క అస్తిత్వం ఉన్నదనే నిజాన్ని మనం విభేదించడం లేదు సైన్స్ లో దేనిని క్రియేటివ్ గా పరిగణించాలి లేదా చిత్రలేఖనంలో లేదా సంగీతంలో దీనిని క్రియేటివ్ గా పరిగణించాలి అనేవి వేర్వేరు అంశాలు విజ్ఞాన శాస్త్రం చిత్రకళ సంగీతం ఇలా ఏ రంగానికి చెందిన వారిని మేధావులుగా పరిగణించాలి అనేది కూడా చాలా విభిన్నమైన అంశాలు కాబట్టి వేరు వేరు రంగాలలో వేరు వేరు విషయాలలో అవి సంతరించుకున్న ప్రాముఖ్యత వాటి కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటివిటీ ని మనం ఏవిధంగా చూస్తామో నిర్ణయిస్తుందనే యదార్దాన్ని మనం గౌరవించాలి ఏ రకానికి చెందిన క్రియేటివిటీ అయినా అది వివిధ రంగాలలో కొత్త ఆలోచనలు సృష్టిస్తుంది సృజనాత్మక నైపుణ్యాలు మరియు తెలివితేటల యొక్క కలయిక సహజసిద్ధమైన లేదా స్వాభావికమైన సామర్థ్యాలు అయి ఉంటాయి సృజనాత్మక మేధావులను చూసినట్లయితే వారి జ్ఞాపకశక్తి మరియు ఊహాశక్తి ల మిశ్రమ స్థాయి అధికంగా ఉంటుంది ఉదాహరణకి డావిన్సీ యొక్క రేకలు లేదా చిత్రాలు పరిపూర్ణమైన నిర్మలమైన పని వాడి తనాన్ని కలిగి ఉంటాయి క్రియేటివిటి అనేది జీవ శాస్త్ర పరంగా నడిచే నైపుణ్యం తెలివితేటలు విషయాలను విశ్లేషించ గల సామర్థ్యం గ్రహింపు శక్తి వంటి సహజసిద్ధమైన సామర్థ్యాలు ఇవన్నీ సృజనాత్మక మేధావులకు సంబంధించినవి కానీ సామాన్య జీవితం లో చాలా ఆసక్తి గొలిపే సృజనాత్మక ఆలోచనల గురించి మనం తరువాత అంశంలో దృష్టి పెడతాము ప్రస్తుతానికి క్రియేటివిటీ కి సంబంధించిన వివిధ రకాలైన మోడల్స్ లేదా నమూనాలను పరిశీలిద్దాము యూరోపియన్ సంప్రదాయాలను గమనించినట్లయితే 20వ శతాబ్దం యొక్క ముందు భాగంలో క్రియేటివిటీ అనే భావన యొక్క అన్వేషణ గురించి ప్రజలు ఎక్కువగా మరియు తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టారు దీన్ని నాలుగైదు రకాలుగా విభజించారు మొదటగా ప్రిపరేషన్ ఒక సమస్యను పరిష్కరించే ముందుగా మన మెదడు ఆ సమస్య యొక్క అన్ని కోణాల వైపు దృష్టి సారించి ఆ సమస్య సాధనకై సిద్ధపడుతుంది తరువాతది ఇంక్యుబేషన్ అంటే మన అన్ కాన్షస్ మైండ్ లో బహుశ మనకు తెలియకుండానే ఒక ఆలోచన అంతర్లీనంగా పొదగబడి న్యూరల్ నెట్ వర్క్స్ తో అనుసంధానం అవుతుంది అందువలన ఇదంతా సబ్ కాన్షస్ మైండ్ యొక్క అన్ కాన్షస్ స్థితిలో ఇదంతా జరుగుతుంది కాబట్టి బాహ్యంగా ఏ రకమైన సూచన లేకుండానే ఆకస్మికంగా గా సమస్యకి ఒక పరిష్కారం దొరికిన ప్రకాశవంతమైన భావన లేదా అంతర్దృష్టి అంతర్లీనంగా కలుగుతుంది ఈ ఆకస్మిక అంతర్ దృష్టి ని ట్రైల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకునే పద్దతి నుండి భేదపరచినప్పుడు క్రమేణా మెరుగుదల సాధ్యమవుతుంది సైకిల్ నేర్చుకోవడం ఒక్కరోజులో జరగదు క్రమేణా మెరుగవుతుంది అదే మీరు గణిత శాస్త్రంలో ఒక సమస్యని సాధించడానికి రోజుల తరబడి అవస్థ పదుతున్నారనుకుందాం ఒక్కోసారి ఆకస్మికంగా ఆ సమస్య సాధనకి మీకు ఒక ఆలోచన తదుతుంది అదే మీరు అంతర్దృష్టి కలిగి వుండడం అంటే ఎందుకంటే ఆ సమస్య కి సాధన అంతవరకూ మీరు చేస్తున్న ట్రైల్ అండ్ ఎర్రర్ పద్దతికి పూర్తిగా భిన్నమైనది ఇంతకీ మనం మనసులో పెట్టుకోవలసింది ఏమిటంటే మీ మనసు లోతుల్లో కొన్ని ప్రక్రియలు జరుగుతున్నాయనీ ఆ సంగతి ఇప్పుడు తెలుసుకున్నారనీ ఒక రాయిని 5 సార్లో 10 సార్లో 20 సార్లో లేదా 30 సార్లో సుత్తితో కొట్టారనుకోండి ఆ రాయి 31 వ సారి కి పగిలిందనుకోండి దానర్ధం ఆ మొదటి ముప్పయి దెబ్బలకీ ఆ రాయిని పగలకొట్టడంలో ప్రాముఖ్యత లేదని కాదు కదా ఇదీ అలాంటిదే కాకపోతే ఆ 31 వ దెబ్బకి ఆ పగులు కనిపించింది అంటే బాహ్య తలంలో అప్పుడు కనిపిమిచిందన్నమాట మరియు అప్పుడు మీ ఆలోచన ఎంత వాస్తవికమైనదో ఎంత అర్ధవంతమైనదో సరిచూసుకుని ధృవీకరించుకోవాలి రోజువారీ సమస్యల పరిష్కారాలలోనూ మరియు వృత్తిపరంగా క్రియేటివ్ అయిన లేదా కాకున్నా ఇతరులు ప్రదర్శించే సృజనాత్మక భావవ్యక్తీకరణలకీ వ్యక్తిగతంగా మీ అనుభవాలాకీ చర్యలకీ అంతరదృష్టికీ అర్ధవంతమైన భాష్యం చెప్పగల లేదా వివరణనివ్వగల ఇతర మోడల్స్ వున్నాయి ఏ రంగంలోనయినా క్రియేటివిటీ ఒక ప్రవేశ ద్వారంగా లేదా గొప్పగా పరిగణించబడుతుందని నా ఉద్దేశ్యం రోజువారీ సమస్యల పరిష్కారాలలో సౄజనాత్మక భావ వ్యక్తీకరణ స్లైడ్లో 2వ పోయింట్ స్మాల్ c అనీ అలాగే స్లైడ్లో 3వ పోయింట్ ని బిగ్ C అనీ వ్యవహరిస్తారు క్రియేటివిటీ కి విభిన్న విధానాలూ క్రియేటివిటీ ని చూసే విభిన్న మార్గాలూ అలాగే క్రియేటివిటీ యొక్క పరిధిని విస్తృతపరిచే అనేక మార్గాలని అర్ధం చేసుకోవడానికి ఈ పోయింట్స్ లేదా భావనలు చాలా ముఖ్యమైనవి 1960 70 మధ్యకాలం లో ఎడ్వర్డ్ డి బోనొస్ ప్రతిపాదన చాలా ప్రసిద్ధిచెందినది ఇది డైవెర్జెంట్ థింకింగ్ కి భిన్నమైన కన్వెర్జెంట్ థింకింగ్ గురించిన ప్రతిపాదన లేదా భావన కన్వెర్జెంట్ థింకింగ్ అనేది ఒక నిర్ధిష్టమైన పరిధిలో ముఖ్యంగా ఒక సమస్య పరిష్కారంలో కేంద్రీకృతమయే ఆలోచనా విధానం లేదా ఆలోచనా శైలి డైవెర్జెంట్ థింకింగ్ లో మీ అలోచనావిధానం విస్తారంగానూ కాస్త ఆటపట్టింపుగానూ వున్నట్లుండి వివిధ రకాలైన విషయాల మధ్య వుండే తార్కిక అనుసంధానాలని సమూలంగా అసమంజసంగా అనిపించే ప్రయత్నం చేస్తుంది మరియు ఈ రకమైన ఆటపట్టింపు తనం చాలా తరచుగా చాలా ఆసక్తికరమైన నూతన ఆలోచనలకి దారి తీయగలదు ఫ్లెక్సిబుల్ థింకింగ్ అనేది ఈ డైవెర్జెంట్ థింకింగ్కంటే కొంచం భిన్నమైనది మనం దాని గురించి తర్వాత చర్చిద్దాం నిజానికి ఫ్లెక్సిబుల్ థింకింగ్ అనేది అప్పటికప్పుడు క్షణకాలంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోగల సామర్థ్యం ఇది కూడా క్రియేటివిటీకి సంబంధించినదే అయినా డైవెర్జెంట్ థింకింగ్ తో ప్రత్యక్షంగా గా సమానం అనలేము క్రియేటివిటీ యొక్క గణన విధానాలని అన్వేషించే కొత్త మోడెల్స్ మనకి వున్నాయి మెదడు సమాచారాన్ని ఏ విధంగా ప్రోసెస్ చేస్తుందో ఎక్స్ప్లిసిట్ మరియు ఇంప్లిసిట్ ప్రోసెస్సింగ్ ల మధ్య పోలికలు వాటి మధ్య బేధాలు అవి ఏ రకంగా సహజీవనం చేస్తాయో వాటి మధ్య ఆలోచనల మార్పిడి ఎలా జరుగుతుందో వంటి విషయాలు ఇటీవలి చాలా ఇటీవలి సిద్దాంతాలలో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి మీకు చాలా ఆసక్తి గొలిపే ఈ విషయాల గుంచి మరిన్ని వివరాల కొరకు మీరు గూగుల్ చేయవచ్చు ఇప్పుడు కంప్యూటర్స్ మరియు కంప్యూటర్ ద్వారా క్రియేటివిటీ ఎసెస్మెంట్ కూడా పరిగణనలోనికి తీసుకో పడ్డాయని మీరు ఇంతకు ముందు స్లైడ్ లో చూసిన విషయాన్ని గుర్తు చేస్తాను క్రియేటివిటీ జరిగే తీరుని అర్థం చేసుకోవడానికి అలాగే అందుకు సంబంధించి మెదడు ఏవిధంగా పనిచేస్తుందో మనం చూద్దాం కానీ ఇక్కడ చర్చించవలసిన చాలా అంశాలని మీరు మీ ఆసక్తి మేరకు సంబంధిత పుస్తకాలు వెబ్ సైట్లు మరియు ఇక్కడ ఇచ్చిన కొన్ని లింకు ద్వారా నో మీరు స్వయంగా శోధించవచ్చు క్రియేటివ్ థింకింగ్ రంగంలో డి బోనో ఎడ్వర్డ్ అనే ఆయన ఇంటెలిజెన్స్ కి సంబంధించిన సాప్రదాయ ఆలోచనలని విమర్శించడం ద్వారా క్రియేటివ్ థింకింగ్ రంగంలో చాలా ప్రజాదరణ పొందారు వాటిగురించి వివరంగా తర్వాత చర్చిస్తాను ఇంటెలిజెన్స్ ఐ వంటి భావనలు సవాల్ చేయబడ్డాయి సముచితమైన ఐ కలిగిన వారెందరో వారి రంగాలలో ఎందుకు విజయవంతం కాలేకపోయారు వారిదైన ఒక ముద్రని లేదా గుర్తింపుని ఎందుకు ఏర్పరుచుకోలేకపోయారు కనీసం ఎందుకు కమ్యూనికేట్ చేసుకోలేకపోయారు లేదా వారి క్రియేటివిటీని ఎందుకు చూపలేకపోయారు వంటి అనేకమైన తార్కికమైన ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి అనే భావనకి దారి తీసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే భావన ద్వారా ప్రసిద్ది చెందిన డానియల్ గోల్మేన్ రెండవ వ్యక్తి ఇంటెలిజెన్స్ ని మెదడు యొక్క విశ్లేషణాత్మక నైపుణ్యం లేదా మరి కొన్ని ఇతర ముఖ్యమైన నైపుణ్యాలు మరియు కొన్ని నిర్దిష్టమైన లక్షణాల నుంచి వేరు పరచి చూద్దాం మనం మన ఇతర లెక్చర్స్ లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి వివరంగా చర్చించుకుందాం కానీ అవన్నీ క్రియేటివిటీ అలాగే ఇంటెలిజెన్స్ అనే భావనల కి వ్యతిరేకంగా పోటీ పడగలవు 1960 70 ల్లో చాలా ఆసక్తి కరమైన ఎన్నో పరీక్షలు నిర్వహించబడి నిర్మాణాత్మక క్రియేటివిటీకి సంబంధించి ప్రజలు చేసిన శోధనలు విశ్లేషణలు అనేకం మనకి అవగతమయ్యాయి ఇప్పుడు ప్లాట్ టెస్ట్ అనేది ఒక వింత పదం వర్డ్ అసోసియేషన్ టెస్ట్ రిమోట్ అసోసియేషన్ టెస్ట్ వంటి పరీక్షలన్నీ తప్పనిసరిగా కొన్ని లక్షణాలను శోధించడానికి కి ప్రయత్నించాయి వాటిలో ఒకటి ఫ్లూయెన్సీ ఫ్లూయెన్సీ అనగా స్టిములై లేదా స్టిములస్ కి ప్రతిస్పందన గా ఉద్భవించిన వివరిచగల అర్దవంతమైన సంబంధిత ఆలోచనల మొత్తం సంఖ్య సాధారణమైన ఆలోచనలు ఎవరికైనా వస్తాయి కానీ ఎంత త్వరగా ఎంత సులభంగా కొత్త ఆలోచనలని స్వంత ఆలోచనలని అసాధారణ ఆలోచనలని ఎవరు ఉత్పత్తి చేయగలరో వారిని క్రియేటివ్ వ్యక్తులు అంటారు ఆ ఆలోచన ల లో కొన్ని అర్దవంతమైన క్రియేటివ్ గానూ విస్తరించగలిగినవి గానూ వుండవచ్చు నిజానికి వీటి వివరాలననుసరించి వాటిని నిర్దిష్ట మైన అనువర్తనాలు గానూ ఉత్పత్తులు గానూ లేదా సిద్దాంతాలు గానూ అభివ్రృద్ది చేయవచ్చు మీరు ఒక సిద్ధాంతాన్ని ఉదాహరణకి ఇంటిలిజెన్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు అనుకుందాం ఇంటెలిజెన్స్ లు అనేవి పలు రకములు అని మాత్రమే చెబితే సరిపోదు మీరు వివిధ కోవలకు చెందిన ఇంటెలిజెన్స్ లని గుర్తించి వాటి మధ్య తేడాలను అవి ఏ విధంగా పని చేస్తాయో చెప్పగలిగితే ఏడు రకాల వివిధ ఇంటెలిజెన్స్ లని గురించి ప్రతిపాదించిన గార్డెనర్ వలె మీరు కూడా మీదైన గుర్తింపుని పొందగలుగుతారు ఒక చిన్న మంచినీళ్ల సీసా లో సైతం మీరు అనేక రకాలైన వినూత్నమైన అంశాలని చూడగలరు అది లీక్ అవ్వదని విరిగిపోయే ముందుగా హెచ్చరిస్తుంది అని సులభంగా మనతో తీసుకువెళ్ళగలమని అనుకూలంగా ఉంటుందని దానికి చిన్న హ్యాండిల్ ఉంటుందని ఇలా అనేక అర్థవంతమైన క్రియేటివ్ వివరాలు చిన్న వస్తువులు సైతం కలిగి ఉంటాయి ఈ సందర్భాలు అన్నిట్లోనూ మీరు విజువల్ ఆడిటరీ అసోసియేటివ్ లని చూడగలరు నిత్యజీవితంలో చిన్న లేదా పెద్ద సందర్భాలలో క్రియేటివిటీ యొక్క అనువర్తనాలను గురించి లేదా క్రియేటివ్ పరీక్షల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఫ్లూయెన్సీ ఒరిజినాలిటీ మరియు ఎలాబొరేషన్ అనేవి ముఖ్యమైనవిగా పరిగణించి క్రియేటివిటీ అంశానికి జోడించవచ్చు క్రికెట్ ఉదాహరణగా చూస్తే నేను రెండు విషయాలు ఆలోచించ గలను మొదటిది గుగ్లీ కి సంబంధించినది ఇది చిన్న మాయతో కూడి ఉన్న ఖచ్చితమైన క్రియేటివ్ ఆలోచన చేతిని ఒక నిర్దిష్టమైన దిశలో కదపడం ద్వారా బ్యాట్స్మెన్ ఊహించిన దిశకి వ్యతిరేక దిశలో బంతి కదులుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక క్రియేటివ్ ఆలోచన అలాగేఉదాహరణకి ఇటీవలి వినూత్న మైన హెలికాప్టర్ షాట్ కూడా ఇది చాలా సమర్థత వర్తింపు కలిగి ఉండి అశాస్త్రీయమూ అలిఖితమూ అయిన ఒక రకమైన సమూలంగా భిన్నమైన కోవ కి చెందిన షాట్ కాబట్టి ఇక్కడ కూడా ఎలిమెంట్ ఆఫ్ క్రియేటివిటీ ఉంది కొంతమంది దీనిని పెర్ఫెక్ట్ గా చేస్తారు జరిగేలా చూస్తారు వాస్తవంగా దీనిని అమలు చేయడంలో అసాధారణమైన ఊహాతీతం అయిన నైపుణ్యం ఇమిడి ఉంది అందువల్లనే ఈ క్రియేటివ్ ఉత్పత్తులు విజయవంతమై ఇతరులు వాటిని అంగీకరించి ఉపయోగించుకునేలా చేస్తాయి ఇంతవరకు మనం క్రియేటివిటీ యొక్క నిర్వచనాన్ని క్రియేటివిటీ లో విభిన్న మోడల్స్ ని చూసాము ఐక్యూ వర్సెస్ క్రియేటివిటీ గురించి మాట్లాడుకున్నాం పరీక్షల రూపంలోనో మరి ఏ ఇతర విధాలుగానో మళ్ళీ మళ్ళీ శోధించబడుతున్న చాలా ముఖ్యమైన లక్షణాలగురించి మాట్లాడుకున్నాం నేను కాస్త ముందుగా చెప్పినట్ట్లు కంప్యూటర్ మరియు క్రియేటివిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్రియేటివిటీ వంటి విషయాలన్నీ ఈ కోవకి చెందినవే వీటిగురించి ఒక క్రమపద్దతిలో శోధన లేదా అన్వేషణ జరుగుతోంది కాబట్టి మనం ఇంప్లిసిట్ మరియు ఎక్స్ప్లిసిట్ ప్రోసెస్సింగ్ గురించి మాట్లాడుకున్నాం ప్రాథమికంగా అనేకమైన అన్వేషణ అధ్యయనాలు జరిగిన అధిక ప్రాముఖ్యత కలిగిన మరొక విషయం అది క్రియేటివ్ బిహేవియర్ లో మెదడు యొక్క చర్యలు గురించి తప్పనిసరిగా ఇది మీకు కష్టంగా తోస్తుంది ఎందుకంటే నాన్ క్రియేటివ్ బిహేవియర్ కి వ్యతిరేకమైన క్రియేటివ్ బిహేవియర్ ని నిర్వచించాలి కానీ ఇలా నిర్వచిమడమే సమస్యాత్మకం అయితే ఆ నిర్వచనం లో వున్న విషయాన్ని మేనేజ్ చేయగలిగినా అప్పుడు మన ప్రాధమిక అన్వేషణలు మెదడు చర్యలు కూడా క్రియేటివె కంటెక్స్ట్సె కీ క్రియేటివ్ బిహేవియర్ కీ వేరు వేరుగా వుంటాయని సూచిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన ఏక్టివిటీస్ జరిగినప్పుడు ముఖ్యంగా కొన్ని క్రియేటివ్ ఏక్టివ్ ప్రోసెసెస్ లో మెదడులో స్పష్టంగా అనుసంధానించబడని కొన్ని భాగాలలో ముఖ్యంగా కోర్టెక్స్ మరియు ఫ్రంటల్ లోబ్ లు ప్రభావితం చేయబడి మెదడులో నిర్ధిష్టమైన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉత్పన్నమౌతాయి ఇవి సాధారణంగా కొన్నిరకాల మనుషులకీ కొన్ని రకాల ఆలోచనా పద్దతులకీ ఉత్పన్నం కావు కాబట్టి ఇది ఒక అంతర్దృష్టి లెదా ఈ రంగంలో జరుగుతున్న విస్తృతమైన పరిశోధనలలో ఒక చిన్న అంశం క్రియేటివిటీ తో అనుసంధానించబడిన అనేకరకాలైన బ్రైన్ ఏక్టివిటీలకి సంబంధించిన ఆసక్తి కొలిపే కొన్ని పుస్తకాలనీ ఒక రెండు పరిశోధనా పత్రాలనీ మీతో పంచుకుంటాను పాశ్చాత్యుల దృష్టిలో క్రియేటివిటీ యొక్క చారిత్రక నిర్వచనం గురించిన మరియొక ఆసక్తికరమైనఅంశంతో మనం మొదలు పెడదాము పాశ్చాత్య భావనల ముసుగులో కూడా నిర్దిష్ట దేశాలు విభిన్న రీతులలో క్రియేటివిటీ ని నిర్వచించాయని మనకి స్పష్టంగా తెలుసు కాబట్టి వీటి గురించి మనం డిస్కషన్ ఫోరం లో కలిసి చర్చిద్దాం మన సాంప్రదాయం లో క్రియేటివిటీ అనే భావన అనేది ఉందా మన సాంప్రదాయం లో మేధావి జీనియస్ అనే భావన ఉన్నది ఒకానొక సమయంలో ప్రజలు విజువల్ ఆర్ట్స్ మరియు ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించిన కళలు గురించి చి శోధించే టప్పుడు ఈ మేధో భావనని లేదా మేధావి లక్షణాలను ప్రాచీన సంస్కృత సాంప్రదాయాలలో ప్రతిభ అని తెలిపారు కానీ కేవలం అది మాత్రమే ఎలిమెంట్ ఆఫ్ క్రియేటివిటీ కి సంబంధించిన అంశంగా మనం కలిగి ఉన్నాము కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ప్రతిభ అనే భావన ని ఇతర అ కళారూపాలకు విస్తరింప చేయగలిగినప్పటికీ దీని గురించి ముఖ్యంగా సాహిత్యపరమైన కళల విషయం లోనే కేంద్రీకరించారు కానీ దర్శన' లేదా విశ్లేషణాత్మక కార్యకలాపాలకు సంబంధించిన ఖగోళ శాస్త్రము జ్యోతిష్య శాస్త్రము వంటి వాటిలో ఒక క్రమపద్ధతిలో దీని గురించి శోధించ బడలేదు కానీ బహుశా భారతీయ సంప్రదాయంలో ఇది ఒక కవితాత్మక మేధోశక్తి కావచ్చు మేధో లక్షణాలైన శోధించడం మరియు గుర్తించడం ఆసక్తికరమైన విషయం దీని గురించిన ఒక క్రియాత్మక నిర్వచనాన్ని నేను డిస్కషన్ ఫోరంలో ఉంచుతాను అప్పుడు మీరు భారతీయ దృష్టిలో క్రియాత్మకత సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన శోధనలను చేయగలుగుతారు ఈనాడు భారతీయ దృష్టిలో క్రియేటివిటీ కి అర్థం అనేది కూడా ఒక ఆసక్తి కరమైన అంశం కాబట్టి మళ్లీ మనం డిస్కషన్ ఫోరం ద్వారా వివిధ సంస్కృతులలో క్రియేటివిటీని గురించిన అంతరార్ధాన్ని చర్చిద్దాము ఇప్పుడు మనం చూస్తే చాలా పాశ్చాత్య సాంప్రదాయాలు వ్యక్తిగత కేంద్రీకృతమైనవి నేను నాది అనే ధోరణులపై కేంద్రీకరించబడి ఉంది అటువంటప్పుడు క్రియేటివిటీ అనేది వ్యక్తివాదం ధోరణుల అనుగుణంగానే నిర్వహించబడుతుందిచైనా వంటి తూర్పు దేశాలలో సామూహిక సంస్కృతులు ఉన్నాయి సాంప్రదాయ భారతదేశంలో కూడా క్రియేటివిటీ చాలా తరచుగా శోధించబడినది మొదటిగా సాంప్రదాయం లోనూ రెండోది సామూహిక లేదా సహకార పనిలోనూ ఇది తరచుగా జరిగింది ఈ లెక్చర్ లో నేను విశదీకరించని కొన్నిప్రాథమిక విషయాలు కలిగిన ఓ పుస్తకాన్నిపుస్తకం యొక్క పేరుని నేను స్లైడ్ లో పొందుపరుస్తాను కొలాబొరేటివ్ క్రియేటివిటీ సహకారచర్య గా క్రియేటివిటీ వ్యాప్తి చెందే చర్యగా క్రియేటివిటీ ఒక సమూహంలో వ్యాప్తి చెందే క్రియేటివిటీ ఒక సంప్రదాయంలో మొదలయి చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకునే క్రియేటివిటీ ఉదాహరణకి టెక్నాలజీ ని తీసుకుంటే టెక్నాలజీ చాలా వరకూ కలెక్టివ్ క్రియేటివిటీయే ప్రస్థుతం ఈ కోర్సులన్నీ చాలా క్రియేటివ్ కానీ అవన్ని చాలా మంది సహకారంతో జరిగిన పనులు క్రౌడ్ సోర్సింగ్ అనేది వేరే విషయం దాని గురించి కొన్ని ఇతర విషయాలగురించి చెప్పినప్పుడు చర్చిస్తాను సోషల్ మీడియా గురించిన చర్చలో ఈ విషయాన్ని ఇప్పటికే కొంత వరకు చర్చించాను కలెక్టివ్ క్రియేటివిటీ కి మరొక ఉదాహరణ ని ఆర్టిజాన్ సమూహాలలో చూడవచ్చు బెంగాలీ పట్టు పెయింటింగ్ లేదా ఒరియా పట్టు పెయింటింగ్ వంటి సంప్రదాయాలని మనం పరిశీలించినట్లయితే పనివారు ఒకరి నుంచి ఒకరు కొన్ని ప్రాథమికమైన మెళకువలు నేర్చుకుంటారు వాటి లో అవసరానికి తగిన మార్పులు చేర్పులు అనేక వైవిద్యాలనీ ప్రోత్సహించడం మీరు గమనిస్తారు కొత్త విషయాలను ప్రోత్సహిస్తారు ఒకరు వేరొకరి నుంచి నేర్చుకుంటూ వారి ప్రత్యేకమైన ఒరిజినాలిటీ ని ఇతరులకు పంచుతూ సామూహికంగా పనిచేస్తారు ఇక్కడ వ్యక్తిగతమైన క్రియేటివిటీ మరియు సామూహిక క్రియేటివిటీ కలగలిసి ఉన్నాయి అంటే ఏకకాలంలో వ్యక్తిలోనూ సమూహం లోనూ అభివృద్ధి ఉన్నదని చెప్పగలం చాలామంది ఆర్టిజన్ లు మేము నేర్చుకోవాలి మేము మా సంప్రదాయాలకు అనుగుణంగా పని చేయాలి మేము సామూహికంగా పని చేయాలి అని చెబుతూ ఉంటారు కానీ అక్కడ వారి ఇండివిడ్యువలైజేషన్ కూడా వ్యక్తీకరించబడుతుంది చైనా వంటి కొన్ని దేశాల్లో పని యొక్క సామాజిక ప్రభావం ప్రముఖంగా పరిగణించబడుతుంది కొన్ని ప్రదేశాల్లో క్రియేటివిటీకి తులతూగే పదమే లేదు కొన్నిచోట్ల కేవలం జీవితాన్ని ఎదుర్కొనే సమర్థతని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మరికొన్ని చోట్ల క్రియేటివిటీ అనే భావన డైవర్జెంట్ థింకింగ్ లేదా సమస్యలని పరిష్కరించడం మొదలైనవి మాత్రమే క్రియేటివిటీ గా పరిగణించడం కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటివిటీ లో మరియొక సామూహిక అన్వేషణ క్రియేటివిటి అనేది నిర్దిష్టమైన కోవకు చెందిన ప్రజల వాడుక ని అనుసరించి సాపేక్షంగా అనేక నిర్వచనాల సముదాయాన్ని కలిగి వుంటుంది అనే వాస్తవాన్ని మనం ఎలా గుర్తించాలనేది మరో ఆసక్తికరమైన విషయం నిర్వచించడం ఇంకా కష్టం కాబట్టి ఇంటలెక్ట్ ఇన్ట్యూషన్ కాంషస్ మరియి అన్ కాంషస్ ఆర్డర్డిజార్డర్ కన్వెన్షనల్ అన్ కన్వెన్షనల్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఒరిజినాలిటీయూనిక్నెస్మొదలైన గుణాలలో ఏవి క్రియేటివ్ ఏవి క్రియేటివ్ కాదు అనే చర్చలో ఈ గుణాలన్నింటి గురించే స్పష్టంగా వివరించడం సాధ్యం కాదని మీకు అర్దం అవుతుంది కొంతమంది ఈ భావనను సవాలు చేయవచ్చు మరికొంతమంది డైవెర్జెంట్ థింకింగ్ కి దారి తీస్తుంది కాబట్టి డిజార్డర్ ను క్రియేటివ్ అనవచ్చు మరికొంతమంది దానిని కాదని క్రియేటివిటీకి సంబంధించినంతవరకూ ఆర్డర్ ప్రాముఖ్యతను కలిగి ఉందని వాదించవచ్చు అలాగే ఒక సంప్రదాయ పరిధిలో కన్వెన్షనల్ లేదా అన్కన్వెన్షనల్ లేదా ఒక సమూహంలో వ్యాప్తి చెంది ఉండవచ్చు కాబట్టి క్రియేటివిటీ కి సంబంధించి చాలా విస్తృతమైన పరిధి కలిగిన నిర్వచనాలు మరియు చర్చలు ఉన్నాయి ఏది క్రియేటివ్ లేదా ఏది క్రియేటివ్ కాదు వంటి అంశాలని నిర్వచించడం ఎలా అని అనేక మైన సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ ఈ చర్చలు అన్నింటి తర్వాత మనం 3 ముఖ్యమైన విషయాలను గమనించాలి అది ఒరిజినాలిటీ అంటే ప్రత్యేకమైనది నిర్దిష్టమైనది మరియు విశేషమైన మార్పులను లేదా పరివర్తనలను కలిగించేది ఆ విధంగా సమస్త భావనలు మారిపోతాయి చాలా సాంప్రదాయాలలో మళ్ళీ మళ్ళీ పునరుధ్ఘాటించ బడుతున్న ఈ లక్షణాల్ని ప్రజలు క్రియేటివిటీ యొక్క వర్కింగ్ డెఫినిషన్ గా ఉపయోగిస్తున్నారు తరువాతి విషయం ఏమిటంటే మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం సరే కానీ సాఫ్ట్ స్కిల్స్ విషయంలో వీటికున్న సంబంధం ఏమిటి అని సంబంధం ఉంది ఎందుకంటే కొత్త ఆలోచనలను సృష్టించడం కొత్త టెక్నాలజీ ని అభివృద్ధి చేయడం సమస్యలకి కొత్త పరిష్కారాలను కనుక్కోవడం కొత్తవ్యూహాలని రచించడం వంటి ప్రాధమిక అంశాలతో మనం పనిచేస్తున్నప్పుడు మన జీవన గమనంతో ఇవన్నీముడిపడివున్నాయి కనుక వీటిలో చాలా వాటికి క్రియేటివ్ స్కిల్స్ అవసరం మరియు క్రియేటివిటీ కి సంబంధించిన సైద్దాంతిక వివరణల తర్వాత మనం క్రియేయేటివిటీకి సంబంధించిన కొన్ని ఏక్టివిటీస్ చేయవలసివుంది అవి చేసే ముందుగా మార్పుని ఒప్పుకోగలిగే నేర్చుకున్న అవసరంలేని పాత విషయాలని వదిలించుకోగలిగే బుద్దిని అభివృద్ది చేసుకోవడం చాలా ముఖ్యమైనదని నేను చెప్ప దలచుకున్నాను మీరు తెలివైనవారు కావచ్చు కానీ మీరు అహంకారి అయితే ఎప్పటికీ మీరు క్రియేటివ్ కాలేరు అహంకారం తెలివితేటలూ ఒకే వ్యక్తి లో కలిసివుంటే అది చాలా దుర్గుణం ఆర్టిస్టిక్ వర్సెస్ సైంటిఫిక్ గురించి ఎడ్వర్డ్ డి భోనో ప్రతిపాదించిన కొన్ని పోయింట్స్ ని నేను కేవలం మీ ముందు ఉంచాను అవి ఏ విధంగా భిన్నమైనవో ఇక్కడ కేవలం సూచించబడింది సమస్య పరిష్కారం అని మరొక విషయం ఇప్పటికే పరోక్షంగా మనం చర్చించుకున్నాం కాబట్టి వాటికి సంబంధించిన విషయాలను ఇక్కడ ఉంచిన స్లైడ్స్ గమనించడం ద్వారా మీరు నేర్చుకోవలసి ఉంది కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వాటి గురించి ఇక్కడ మళ్లీ చర్చించడం లేదు కేవలం ఇంటెలిజెన్స్ మాత్రమే ఎందుకు సరిపోదో మనం ఇప్పుడు చూద్దాం మరియు విద్యారంగంలో చాలా వివాదస్పదమైన డి బోనో ప్రతిపాదించిన కొన్ని సిద్దాంతాలని ప్రజలు సవాల్ చేసారు మరియు వాటిలో చాలా సిద్దాంతాలు కొన్ని కోవలకి చెందిన ఆలోచనావిధానాలకే వర్తిస్తాయనీ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తో ప్రత్యక్ష సంబంధం లేనివనీ గుర్తించారు ఏదీ తక్కువ కాదు అని నా భావన బహుసా అవి విద్యాపరంగా దృవీకరించబడని జీవిత సత్యాలు కావచ్చు ఇంటెలిజెన్స్ గురించి ఆయన చెప్పిన విషయాలు క్రియేటివ్ కొత్త ఆలోచనలు వ్యూహాలూ మొదలైన ఎన్నో ఆవిష్కరణలకి పునాదిరాళ్ళవంటివి మీరు చూడండి కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ని మనం అభివృద్ది చేసుకున్న తీరు లో చాలా భారమైన అర్ధాలని మోసుకుని తిరుగుతాం అవి ఏమి చెబుతాయంటే ఎవరైనా తెలివైనవాడూ లేదా చురుకైనవాడూ అయితే బహుసా అతడు ఎక్కువ క్రియేటివ్ గా వుండాలనీ చాలా ప్రభావశీలిగా వుండాలనీ యిలా ఎన్నో రకాలుగా అనుకుంటాం కానీ చాలా తరచుగా ఇలా జరగదు ఎందుకంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్క్రియేటివిటీ కి సంబంధించి గోల్మెన్ చెప్పిన విషయాలని మీరు చదివారుసామాజికంగా విజయవంతం కావడానికి లేదా మీరు మీ జీవితంలో విజయవంతం అవడానికీ కేవలం ఇంటెలిజెన్స్ మాత్రమే వుంటే సరిపోదు మీరు ఇంటెలిజెన్స్ కలిగివుండవచ్చు కానీ శ్రమపడే తత్వం లేకపోతే అలాగే మరికొన్ని అవసరమైన లక్షణాలు లేకపోతే అంటే మానసికమైన సామర్ధ్యం ఒక్కటే వుంటే సరిపోదు క్యూ టెస్ట్లున్నాయి అవి కేవలం మీ మానసిక సామర్ద్యాలని మాత్రమే పరీక్షిస్తాయి అవి మీ అవగాహనని దృష్టినీఏకాగ్రతని పరీక్షిస్తాయా సామర్ధ్యాలతో పాటూ అవగాహన ఏకాగ్రత వంటి అనేక లక్షణాలని మీరు అలవరచుకోవాలి కాబట్టి ఇంటెలిజెన్స్ అనేది మనకు ఇవ్వబడిన మనం కలిగి ఉన్న ఒక రకమైన శక్తి దీనిని మనం వినియోగించుకోవాలి మీకు గుర్తుంటే అవగాహన మరియు శ్రద్ద ల గురించి నేను ఇంతకు ముందు మాట్లాడాను గ్రహింపు పరిధిలో మీరు అన్నివిషయాలూ తెలిసినట్లే భాస్తారు కానీ మెదడు లో రిజిస్టర్ అయిన వాటికి మాత్రమే వెంటనే స్పందించ గలరు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అనే శక్తి సర్వత్రా ఉంది కానీ అది అర్థవంతంగా వినియోగించినప్పుడే వాస్తవంగా విజయవంతం అవుతుంది ఇది చాలా శక్తివంతమైనకారునీ నైపుణ్యం లేని లేదా చేతకాని డ్రైవర్ నీ కలిగి ఉండడం వంటిది మధ్యస్తంగా మంచిది ఆయన కారునీ చాలా జాగ్రత్త పరుడైన నిపుణత కలిగిన డ్రైవర్ ని కలిగి ఉండడం మంచిదని డి బోనో సూచిస్తారు అలా కాకపోతే శక్తివంతమైన కారు కొన్నాళ్ళు బాగానే ఉండొచ్చు కానీ డ్రైవర్ సరైనవాడు కాకపోతే క్రేష్ అయిపోయే అవకాశాలు ఎక్కువ అక్కడితో కథ ముగుస్తుంది అదే ఎక్కువశ్రద్ధ కలిగిన వ్యక్తి శక్తులూ వనరులూ పరిమితం గానే వున్నా సరే మెదడు యొక్క శక్తులని ఛానలైజ్ చేయడం ద్వారా అర్థవంతమైన మరియు నిర్మాణాత్మక దిశలో విజయం సాధిస్తాడు ఇంటెలిజెన్స్ అనేది అహం మూర్ఖంగా వాదించడం వంటి అనేక లక్షణాలతో ఉంటుంది కాబట్టి అహాన్ని ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ ఉండాలి ఎవరైనా అర్థవంతమైన పాయింట్ ని కలిగి ఉన్నా మీరు వారి దృష్టికోణంలో ఆలోచించక పోవడం వలన వారితో వాదిస్తారు అవతల వ్యక్తి మీ అంత తెలివైన వారు కాకపోవచ్చు కానీ వారు చెబుతున్న విషయం సరైనది కావచ్చు మరోపక్క మీరు తెలివైన వారు కావడం వలన వాదన లో అవతలి వ్యక్తి ని ఒప్పించగలగవచ్చు కానీ మీరు మీ అహాన్నీ మూర్ఖపు వాదనలనీ పక్కన పెట్టి ఇతరుల దృక్పథం నుండి ఆలోచించగలిగితే నేర్చుకోగల మరియు శోధించగల అవకాశాన్ని కోల్పోకుండా లాభపడేవారు అదే విధంగా అతి నమ్మకం అనేది ఒక హంతకి ఎందుకంటే అది మిమ్మల్ని కొత్త విషయాలను శోధించడానికి అనుమతించదు విశ్లేషణ అనేది చాలా చాలా ముఖ్యమైనది వాదన అనేది మనం వదిలించుకోవలసింది ఒక తెలివైన వ్యక్తి విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అతను సమర్థవంతంగా వాదిస్తాడు కానీ అతడు అతని స్వంత అభిప్రాయాలను అలాగే అవతల వ్యక్తి అభిప్రాయాల్ని కలిపి నిర్మాణాత్మకంగా విశ్లేషించుకుంటే బహుశా ఇంకా మంచి పరిష్కారానికి రాగలిగి వుండేవాడు ఒక తెలివైన వ్యక్తికి అవతలి వ్యక్తి తప్పు అని రుజువు చేయడం చాలా సులభమైన పని ఎందుకంటే అతడికి ఆ సమర్ధత ఉంది కానీ అది మంచిదేనా సరైన విధానమేనా కాబట్టి మనం క్రియేటివిటీని గురించి నేర్చుకునే ముందు తెలివితేటల యొక్క అహంకారాన్ని సరిదిద్దుకోవాలి పేట్రన్స్ అండ్ న్యూ పేట్రన్స్ మెదడు చాలా సూక్ష్మమైన నిర్ణయాల వైపు మొగ్గు చూపే ప్రపంచంలో మనం నివశిస్తున్నాం ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను మనకి దగ్గరి తోవలు అవసరం అందుకని మనం కొన్ని మార్గాలను బలపరచుకుంటాం కొన్ని పథకాలని సృష్టించు కుంటాం ఆ బలీయమైన మార్గాల లేదా పధకాల పరిధిలోనే పని చేస్తాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం వెంటనే అదే దిశలో ఆ సమస్యని పరిష్కరించేందుకు కదులుతాం కానీ అది ఇది తదుపరి అన్వేషణ లని ఆపివేస్తుంది ఇది మళ్లీ డి బోనోస్ De Bonos analogy సారూప్యత జీవితాంతం ముఖ్యమైన రహదారి గుండా ప్రయాణిస్తున్న సేపు మీరు అలాగే వెళ్తారు బహుశా మీకు పక్క దారుల్లో ఏమున్నాయి కూడా తెలియకపోవచ్చు అదే మీ కారు బ్రేక్ డౌన్ ఐ ఇతర దారుల లో నడవాల్సి వస్తే ఆసక్తిగొలిపే ఉత్తేజం కలిగించే కొత్త విషయాలని కనుగొనగలరు ఏమో కాబట్టి మీరు కొత్త బంధాలని ఏర్పరుచుకోగలరు కొత్త విషయాలను చూడగలరు కొత్త అనుభవాలని ఆస్వాదించగలరు బహుశా తర్వాత ఎప్పుడైనా మీరు మీ స్నేహితులను ఆ దారిలో మీతో పాటు తీసుకు వెళ్ళగలరు కాబట్టి కొత్త దారులు అన్వేషించడం అనేది మూసపోసిన నమూనాల తో ఉండదు పేట్రన్స్ కి అనుగుణంగానే మీరు పని చేస్తూ పోతే కొత్త దారుల్ని అన్వేషించ లేరు మన మన తర్వాతి లెక్చర్ లో వివిధ రకాల ఉపకరణాలని ఉపయోగించి ఈ కొత్త దారుల్ని లేదా బైపాత్స్ ని విడగొట్టే ప్రయత్నం చేద్దాం నిజంగా నేర్చుకున్నప్పుడు మరియు ఆచరణలో పెట్టినప్పుడు చాలా క్రియేటివ్ ఐడియాలు తార్కికంగా కనిపిస్తాయి కానీ ప్రారంభ దశలో అవి తర్కరహితంగా కనిపిస్తాయి కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఏదైనా ఒక కొత్త ఆలోచన తో వచ్చినప్పుడు అవి తర్కరహితంగా కనిపించవచ్చు కానీ తర్వాత వాటిని మీరు చూసినప్పుడు చాలా తార్కికంగా కనిపిస్తాయి రెండు ఉదాహరణలు ఒకటి మొదటిలో కంప్యూటర్స్ చాలా చాలా పెద్ద వి గా యూనివర్సిటీ భవనాలను పూర్తిగా ఆక్రమించేలా తక్కువ సామర్థ్యంతో ఉండేవి కానీ ప్రస్తుతం పెర్సనల్ కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్ అలా లేవు కాబట్టి ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేయాలి ఎవరోఎప్పుడో ఇళ్లలో కంప్యూటర్స్ గురించిన వినూత్నమైన ఆలోచన చేశారు ఇప్పటి పరిస్థితి చూస్తే కంప్యూటర్ అనేది ప్రతి ఇంటా తప్పనిసరిగా ఉంది మన దృష్టి లో పెట్టుకోవాల్సిన విషయం మరొకటి ఉంది వ్యాక్సినేషన్ లేదా టీకాలు వేయడం సూక్ష్మ రూపంలో జెర్మ్స్ ని శరీరంలోనికి పంపించడం అనే ఆలోచన చాలా హాస్యాస్పదంగా ప్రారంభ దశలో అనిపించింది కొన్ని హేతుబద్ధమైన నా ఆసక్తి కరమైన నా ఆలోచనలు వచ్చినప్పుడు అవి ప్రారంభ దశలో చాలా హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ తరవాత అవి చాలా తార్కికంగా కనిపిస్తాయి ఎందుకంటే మీరు ప్రారంభదశలోని ఆలోచనకి చివరికి తేలిన ఫలితాలకి మధ్య అనుసంధానాన్ని అర్థం చేసుకోగలిగారు కాబట్టి కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఏవైనా గతిశీలమైన అన్వేషణలు లేదా క్రియేటివ్ శోధనలు చేసినప్పుడు అవి తార్కికంగా కనిపించి తరచుగా కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కి లింక్ చేయబడి ఉంటాయి కానీ వాటిని మీరు మీరు విడిచి పెట్టవలసి రావచ్చు ఆ టెక్నిక్స్ గురించి మనం తర్వాత విభాగంలో చూద్దాం అందువల్ల మీరు కొత్త ఆలోచనా విధానాలని కొత్త బోధనా పద్ధతులనీ ఇప్పుడు చూడండి డి బోనో ఇచ్చిన ఉదాహరణలు మీరు చూశారు సౌగాటో మిత్రా చెప్పిన కొన్ని చాలా ఆసక్తికరమైన అంశాలను ఉదాహరణకి కాన్సెప్ట్ ఆఫ్ హోల్ ఇన్ ది వాల్ మీరు గూగుల్ చేసి తెలుసుకోండి ఆయన చెప్పేదేమిటంటే చాలా వరకు ఊ నేర్చుకోవడానికి బయటనుండి బోధకుడు అవసరం లేదని ఉపాధ్యాయులు మనకు ఏమి బోధించడం అవసరం లేదు ఎందుకంటే అవసరమైన సమాచారం ప్రవహిస్తోంది సెల్ఫ్ మోటివేషన్ మరియు ఏదో ఒకటి చేయవలసిన అత్యవసరం నేర్చుకోవడానికి ప్రధానమైనవి రెండు కలిసినప్పుడు మీరు చాలా ప్రభావవంతంగా అర్థవంతంగా నేర్చుకో గలుగుతారు ఆయన కొంతమేరకు విజయవంతంగా మనని ఒప్పించడానికి చేసిన ప్రయత్నం లో వాస్తవం ఏమిటంటే ఏ విషయమైనా నేర్చుకోవడానికి ఉపాధ్యాయులు నిజంగా అవసరం లేదు కానీ నీ ఒక ప్రేరణ అవసరం ఒక సపోర్ట్ అవసరం అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే అవసరమైన సమాచారాన్ని అందించడం మరియు శోధన ని ప్రేమించడం ఇప్పుడు చూడండి వాదనలు సత్యాన్వేషణ తర్కం ఇటువంటివన్నీ పాశ్చాత్య సంప్రదాయంలో ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి మీరు చూస్తే ఉదాహరణకి అరిస్టాటిల్ సోక్రటీస్ వీరు నిత్యం వాదనలోని గడిపారు ప్లాటో సత్యాన్వేషణ గురించి మాట్లాడారు అరిస్టాటిల్ తర్కాన్ని గురించి మాట్లాడారు కానీ ఇవన్నీ ఇప్పుడు వలసరాజ్యాల ఆగమనం తర్వాత ముఖ్యంగా భారతీయుల విషయంలో దిగి వచ్చాయి క్రమశిక్షణ యొక్క భయం యొక్క తర్కం వంటివన్నీ దిగి వచ్చాయి ఇప్పుడు క్రియేటివిటీకి కొత్త ఆలోచన ని అన్వేషించడం ఎంత అనుకూలమైనది అది నేర్చుకోవడంతో చాలా గాఢంగా పెనవేసుకునివున్నదనేది మనం గుర్తించవలసిన వేరే విషయం ఇక్కడ పోయింట్ ఏమిటంటే వీటిలో చాలా విషయాలు కన్వర్జెంట్ థింకింగ్ కి దారితీసాయి కాబట్టి అన్ని సందర్భాలకీ ఇవి సరిఅయినవేనా లేక మనం వేరే రకంగా ఆలోచించవలసిన అవసరముందా ఇప్పుడు మీరు పెర్సెప్షన్ వర్సెస్ లాజిక్ గురించి చూసారు డేవిడ్ పెర్కిన్ తన ప్రసిద్ద వ్యాసంలో చూపిన విషయం ఏమిటంటే మనం చేసే చాలా తప్పులు లాజికల్ తప్పులు కాదు అవి పెర్సెప్షన్ యొక్క తప్పులు మనలో కాగ్నిటివ్ బయాస్ లు ఉన్నాయి ఉదాహరణకి బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అందరూ ఏం చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను కాబట్టి మనం ఏదో పెర్సెప్షన్ ని కలిగి వుంటాం నేను నేను కేవలం ఒక ఉదాహరణ ఇచ్చాను కానీ నీ వేయి ఇతర ఉదాహరణలు చూస్తే వాటిలో కనీసం 50 నుండి 60 వరకు విభిన్నమైన జ్ఞానపరమైన పక్షపాతాలు ఉంటాయి మీరు మీరు దీని గురించి వికీపీడియాలో శోధిస్తే ఇదంతా మన ఆలోచనా సరళి లోని పొరపాటుగా లేదా వివిధ రకాలైన లోపాలుగా మనకు అర్థమవుతుంది వాటిలో కొన్నిటికి కారణం మన మెదడు చాలా తక్కువతోవ లో చాలా వేగంగా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటుంది ఎందుకంటే మన పెర్సెప్షన్ మనకి ఇక్కడ సూచించినది తప్పు మనం తప్పుడు భాష్యాన్ని కలిగి ఉన్నాం పరిశోధక వ్యాసాలు మనకు అవి చూసిన వాటికి చాలా వివాదస్పదమైన లేదా ఊహాతీతమైన వాటిపై ఆధారపడ లేని సాక్ష్యాలను మనకు ఇవ్వగలవు అని చెబుతున్నాయి ఎందుకంటే మనం గతంలో చర్చించుకున్నట్లుగా పెర్సెప్షన్ సొంత మెదడులో నుండి వస్తుంది మీరు వాటిని ఒక నిర్దిష్టమైన దారిలో మోటివేట్ చేయగలిగితే అవి అప్పుడు చూసిన అనేకమైన విభిన్నమైన వివరణ లతో రాగలవు మెదడుకు సంబంధించిన పక్షపాతాల గురించి ప్రస్తావిస్తే అవన్నీ చాలా వరకు అవగాహన పక్షపాతాలే భ్రమలు ప్రచారాలు మరియు బ్రెయిన్ వాషింగ్ ఇవన్నీ కూడా పెర్సెప్ట్యుయల్ బయాస్ లే అంటే అవగాహనా పక్షపాతాలే అలాగే మనం గతంలో మాట్లాడుకున్న పెర్స్యూజన్ కూడా బ్యాండ్ వేగన్ ఎఫెక్ట్ గురించి మీకు నేను చెప్పాను అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే నా స్నేహితులు పదిమంది ఏమీ ఆలోచించకుండా ఒక నిర్దిష్టమైన పని చేస్తున్నారు బహుశా అలా చేయడం చాలా సురక్షితం ఏమో ఎందుకంటే అందరూ చేస్తున్నారు కాబట్టి అలా చేయడం సరి అయినదే అనిపిస్తుంది ఎందుకంటే మెదడుకి కాస్త బద్ధకం కాబట్టి అందువలన అవగాహన మార్పు ఇంటెలిజెన్స్ కి సంబంధించింది కాదు కానీ అంగీకారానికి సంబంధించినది మీరు తెలివైన వారైతే సాధారణంగా మీ అవగాహనను మార్చుకోరు వాస్తవానికి మీరు తెలివి తేటల యొక్క అహంకారం కూడా కలిగి ఉంటే అవగాహనని మార్చుకోవడం చాలా కష్టం మరోవైపు మీరు ఇతరుల్ని అంగీకరించే ఇష్టాన్ని కూడా కలిగి ఉంటే అంటే నేను బహుశా చాలా తెలివైన వాడిని కానీ నేను ఇంకా చాలా నేర్చుకోవాలి నేను తప్పులు చేయగలను అవసరమైన చోట్ల నేను కాస్త విభిన్నంగా ఆలోచించ గలను మరియు నేను ముందుగా నేర్చుకున్న కానీ అవసరం లేని వాటిని వదిలి వేయగలను అనుకో గలిగితే ఈ మానసిక చర్యలు ఈ వైఖరి భవిష్యత్తులో లో చాలా చాలా క్రియేటివ్ కాగలగడానికి పునాదిరాళ్లు ఓకే కాబట్టి ఎరోగెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లేదా తెలివితేటల యొక్క అహంకారం అనేది మనం అందరం చాలా జాగ్రత్త పడవలసిన విషయం డిజైన్ మరియు అనాలసిస్ ల మధ్య తేడా క్రియేటివిటీ కి సంబంధించి ఎనాలసిస్ మీద కంటే డిజైన్ మీద అ దృష్టి పెడుతుంది ఇంటిలిజెన్స్ మరియు సత్యం పై దృష్టి పెట్టదు కానీ అందుకు అనుకూలతలు మరియు సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటే మీ మెదడు ఇచ్చే తప్పుడు సమాచారాన్ని లేదా అనుమానాలను పట్టించుకోకుండా ఉంటారని మీరు అహంకారి కాకుండా ఉండడానికి చాలా జాగ్రత్త పడతారని మీరు కొత్త ఆలోచనల్ని ఆహ్వానిస్తారని మీ మెదడు మొద్దు బారి పోకుండా ఉంచుకుంటారని అలాగే మీరు మీరు తెలివైన వారే అయినా తక్కువ తెలివి తేటలు కలిగిన ఇతరులని తక్కువ అంచనా వేయకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను కానీ కొన్ని విషయాలు వుండవచ్చు అవి మిమ్మల్ని ఎక్కువ క్రియేటివ్ ఆలోచనల వైపు నడిపించే వి ఎందుకంటే చాలా చిన్న మార్గాలలో మనం కొద్ది గా విభిన్నంగా ఆలోచించడానికీ అన్వేషించడానికీ ప్రయత్నిస్తే మనం కచ్చితంగా ఇప్పుడు ఉన్నప్పటికంటే ఎక్కువ క్రియేటివ్ గా వుండగలం